నమస్తే గత కొన్ని సెషన్లలో మనము భారతీయ షిప్పింగ్ కార్పొరేషన్ ఉదాహరణ గురించి చర్చించుకున్నాము మనము అడ్డము విశ్లేషణ చేయడానికి మనము అక్కడ అన్ని సంఖ్యలను శాతములలోకి మార్చుకున్నాము అంటే 100 మరియు మనము అదే కంపెనీ యొక్క మునుపటి సంవత్సరములు పోల్చడం జరిగింది లేదా సమూహంలోని వేర్వేరు కంపెనీలు జతగా చేసి పోల్చడం జరిగింది అదే పరిశ్రమలు వారి ప్రత్యర్థులు మరియు వాళ్ల మిగులు పత్రము లేదా లాభము మరియు నష్టము లో ఎక్సెల్ రూపములో అంత సమాచారాన్ని ఇస్తారు ఇప్పుడు మనము మరియొక విశ్లేషణ గురించి ఈరోజు తెలుసుకుందాం ఇక్కడ మరల మీరు షిప్పింగ్ కార్పొరేషన్ గురించి సమాచారాన్ని పొందారు కానీ ఇప్పుడు ఇది దీర్ఘకాలిక సమాచారం ఇది ఐదు సంవత్సరములు సమాచారం మనము 16 మరియు 17 పోల్చగలము ఈరోజు మీరు ఐదు సంవత్సరముల సంఖ్యలను పోల్చి చూస్తారు మీరు లెక్కగట్టడానికి వెళ్ళిపోతున్నారు అదేమిటంటే ధోరణి విశ్లేషణ మనము మార్చి 13 సంఖ్యను నూరు గా తీసుకొని మరియు మిగిలిన సంఖ్యలతో శాతము ఆధారం చేసుకుని పోల్చి చూద్దాం మనకు కొంతకాలానికి ఎలా కదులుతున్నది అంటారు మనము కూడా CAGR సంచిత అభివృద్ధి రేటు లెక్కించవచ్చు కానీ ఇప్పుడు మనము ధోరణి మాత్రమే చూద్దాము మనము ఇప్పుడే ఎలా లెక్కించాలి చూశాము దీనిని మార్చి 17 యొక్క క్షమించాలి మార్చి 13 కనుక సంఖ్యలు 100 ఆధారం చేసుకొని చూశాము కనుక మార్చి 14 సంఖ్యలు E7 ను F7 భాగిస్తే ఇప్పుడు మార్చి 15 అనేది D7 ను F7 భాగిస్తే తెలుస్తుంది మీకు తెలుస్తుందా మార్చి 17 కొరకు C7 ను F7 భాగిస్తే మనము ప్రస్తుత సంఖ్యలు అవేమిటంటే మార్చి 17 సంఖ్య తీసుకొని మార్చి 13 సంఖ్యతో పోల్చి చూద్దాం మీరు ఆదాయము ధోరణి ఇప్పుడు నేను దాచి పెడతాను మనము ఇది కూడా పెట్టుబడిదారుల సొమ్ము నకు చేయాలి ఇది అర్థవంతంగా లేకపోవచ్చు ఎందుకంటే పెట్టుబడిదారుల సొమ్ము శాతము లోనికి మార్చిన కూడా మారదు పెట్టుబడిదారుల సొమ్ములో మార్పు లేదు గత రెండు సంవత్సరములలో ఆ కంపెనీ ముందు సంవత్సరముల కంటే నష్టంలో ఉంది నేను అనుకుంటున్నాను ఇది కూడా శాతంలో మార్చడం ఐనది ఇది కూడా మారలేదు అందువల్ల మనము ఇది వదిలి వేద్దాం అర్థమవుతుందా కంపెనీ వాటి నిల్వలు ఎలా ఉందో గమనించండి మీకు అర్ధం అయి ఉంటుంది అప్పు మొదట పెరిగాయి తరువాత అవి తగ్గాయి ఇప్పుడు మరల పెరిగాయి వ్యాపార చెల్లింపులు మరల పెరిగి లేదా తరిగి సమానంగా ఉన్నాయి ఆస్తులు WIPs మధ్యలో పెరిగాయి అవి తగ్గాయి మరల అవి కొంచెం పెరిగాయి కనుక ఈ అవసరాలు విశ్లేషించాలి మరియు మీరు చూసినట్లయితే మొత్తం ఆస్తులు కొంచెము ఆ సమయములో తగ్గుతున్నాయి కనుక ఈ ధోరణి చేద్దాము మీకు లాభము మరియు నష్టం అర్థం అంతమవుతుంది కనుక మీరు లాభము మరియు నష్టం ముందు చూశారు మనము సంఖ్యలను దాచి ఉంచి లేదా ఒక సంవత్సరము సంఖ్యలు దాచి ఉంచిదాము మీరు ఆదాయం చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మొదటి మూడు సంవత్సరములు ఇది స్థిరము కానీ చివరి రెండు సంవత్సరములు కొంచెం తగ్గింది మిగిలిన ఆదాయం చాలా కొంచెం కానీ కొంచెం తగ్గుతున్నది ఎందుకంటే వాటి పెట్టుబడులు అమ్మడం జరుగుతున్నది లావాదేవీల మరియు ప్రత్యక్ష ఖర్చులు తగ్గాయి ఎందుకంటే ఇది సానుకూల సంకేతం మీరు ఆదాయ పతనం కంటే ఎక్కువ పతనం చూడవచ్చు ఉద్యోగ ఖర్చులు కూడా తగ్గడం చూపిస్తున్నది ఇది మంచి గుర్తు కాదు కాబట్టి ఈ విధముగా ధోరణి లెక్కించబడుతుంది ధోరణి యొక్క ఉద్దేశ్యం దీర్ఘకాలికంగా ఉంటుంది దృక్పథం కేవలం 2 లేదా 3 సంవత్సరాలు చూడటానికి బదులుగా మనం కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాము ఆ సంస్థకు దీర్ఘకాలిక దృక్పథం మరియు పెద్ద మార్పులు కూడా ఉండకూడదు షిప్పింగ్ కార్పొరేషన్ ఇలాంటి కంపెనీకి ఇది మంచిది ఎందుకంటే వాటికి వాటి ఆస్తుల లేదా ఆదాయము పరిధిలో ఎక్కువ మార్పు ఉండదు అర్థమవుతుందా ఇప్పుడు దీనితో మనము పెద్ద విశ్లేషణకు వెళ్దాం అది నిష్పత్తి విశ్లేషణ అని పిలువబడే విశ్లేషణ ఇప్పుడు ఇది Havells లిమిటెడ్ సమాచారము ఇది వినియోగదారుల వస్తువుల తయారీ కంపెనీ నేను మీకు అభ్యర్థిస్తున్నాను ఈ నిష్పత్తి ని పత్రములో చూడండి మనము వివిధ రకాల నిష్పత్తులు లెక్కకట్టి చేద్దాం నేను పత్రము మీకు చూపెడతాను అది మీకు ఇవ్వబడినది కానీ మీ దగ్గర ఇది లేదు కనుక ఇది మనము మరలా చూస్తున్నాము ఈ పత్రం దగ్గర ఉంచుకోండి ఎందుకంటే మనము తొందరగా నిష్పత్తులు కట్టగలం ఇప్పుడు ద్రవ రూప నిష్పత్తులు అక్కడ మనము ధనము మరియు ధనము సంబంధితము శాతము రూపములో ప్రస్తుత అప్పులు లెక్క కట్టవచ్చు ఇప్పుడు ఇది చాలా వినియోగ దాయకం ఎందుకంటే మనము ఎంత ధనం ప్రస్తుత అప్పులను తిరిగి చెల్లించుటకు తెలుసుకోవాలని అనుకుంటున్నాం మరియొక లిక్విడ్ రూపమైన నిష్పత్తి వస్తుసముదాయముపై నికర లావాదేవీల ఆస్తి మిగిలిన నిష్పత్తులు అవేమిటంటే ప్రస్తుత మరియు తొందర నిష్పత్తులు అర్థం చేసుకోవడానికి చాలా సులభం ఎందుకంటే హారములో ఎల్లప్పుడూ మొత్తము పనుల ఆదాయం మరియు వ్యాపారం నుండి ఎంత ఆదాయము ఉత్పత్తి అయినది తెలుసుకోవడానికి విశ్లేషణకు తరచుగా వాడతారు ఇక్కడ మనము లెక్క కట్టాము శాతం రూపములో అమ్మకాలను తరువాత EBIT లేదా PBIT ఇది పనిమీద ఆదాయము ఇది కంపెనీ పరిధిలో లేదా ప్రాజెక్టు పరిధిలో చేయవచ్చు తర్వాత ROTA ఏమిటంటే మొత్తం ఆస్తి మీద తిరిగి వచ్చిన సొమ్ము మరియు దీన్ని మిగిలిన ఆస్తులపై పెడదాం ఇక్కడ ఆస్తి అంటే పెట్టుబడిదారుల ఆస్తి కాదు కానీ మొత్తము ఉపయోగించిన ఆస్తి కనుక PAT ఆస్తిలో లేదు ఆస్తి మీకు మరియొక లాభదాయకత ఇస్తుంది అదేమిటంటే EVA అందువల్ల మనము అన్ని నిష్పత్తుల కు వెళ్లాల్సిన అవసరం లేదు కానీ ఈ పత్రము తయారీ చేసుకోండి ఇప్పుడు తర్వాతి నిష్పత్తి ఉత్పాదకత నిష్పత్తి నుండి తీసుకోబడును తర్వాత పరపతి నిష్పత్తులు లకు వెళ్ళవచ్చు మరియు చివరి 3 నిష్పత్తులు పెట్టుబడిదారులకు

డివిడెండ్ తిరిగి ఇచ్చే నిష్పత్తి ఎక్కువ సొమ్ము డివిడెండ్ రూపములో పొందుతున్నారు తక్కువ అంటే కంపెనీ ఆ మొత్తాన్ని పెట్టుబడి పెడుతోందని మరియు ఎక్కువ వృద్ధి ఆధారిత సంస్థ కాబట్టి పరిశ్రమ మరియు సంస్థ యొక్క దశ ప్రకారం చెల్లింపుల నిష్పత్తిని కంపెనీలు నిర్ణయించుకోవాలి కంపెనీలు దానిని స్థిరంగా అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తాయి ok ఇది ముఖ్యాంశ పత్రము చాలా నిష్పత్తులు కొరకు ఇప్పుడు మనము Havells నిజ సంఖ్యలకు వెళదాము మరియు ముఖ్యమైన నిష్పత్తులు లెక్క చేద్దాం ఇప్పుడు మిగులు పత్రము చూసి మొదలు పెడదాము మీరు చూడవచ్చు ఆస్తి స్థిరము అక్కడ కొంచము మిగులులో పెరుగుదల కనుక ఈ కంపెనీ ఆదాయము పొందుతున్న పరిశ్రమ ఇది దీర్ఘకాలిక అప్పు వారు తిరిగి చెల్లించారు మరియు వారు అప్పులేని కంపెనీగా ఇప్పుడు మారారు స్వల్పకాలిక రుణాలు మరియు మిగిలిన అప్పులు కొంచెం పెరుగుతున్నాయి ఉపయుక్తమైన ఆస్తులు రెట్టింపు అయ్యాయి ఇవి అప్పుడు తగ్గాయి ఇప్పుడు సొమ్ము మరియు సొమ్ము సమానములు పెరిగాయి ఇప్పుడు మీరు ప్రతి సంఖ్యను చూడనక్కరలేదు కానీ మనము మిగులు పత్రము పూర్తిగా చూద్దాం మనము కొన్ని ప్రముఖ నిష్పత్తులు లెక్క కడదాం కాబట్టి మనము ద్రవ్యత లతో భాగిస్తే వచ్చేది మనం ప్రస్తుత నిష్పత్తి లెక్క కడదాం మీరు మొత్తము ప్రస్తుత ఆస్తులు తీసుకొని మొత్తము ప్రస్తుత అప్పులతో భాగించండి మనకు వచ్చింది 1 88 నేను కొంచెం అవసరం లేని పాయింట్లు తగ్గిస్తున్నాను మీరు మూడు సంవత్సరములు కాలములో ప్రస్తుత ఆస్తిలో అక్కడ కొంచెము పెరుగుదల చూడవచ్చు ఇది మంచి గుర్తు అంటారా అవును ఎందుకంటే మనకు తెలుసు 2 నుండి 1 స్టాండర్డ్ నిష్పత్తి మరియు వాటి విషయంలో కొంచము నిష్పత్తిలో పెరుగుదల మరియు స్టాండర్డ్ నిష్పత్తికి మనము వెళుతున్నాము మిగిలిన ప్రముఖమైన లిక్విడిటీ నిష్పత్తి ఎలా కడతారు దాని సూత్రం ఏమిటి మనము వ్యాపార తీసుకుందాం మనము 1 2 పొందాము ఇది 0 81 నుండి పెరిగింది తర్వాత 0 6 మరియు ఇప్పుడు 1 26 ఇది మంచి గుర్తు అంటారా నేను అనుకుంటున్నాను అవును మనము సాధారణంగా స్టాండర్డ్ నిష్పత్తి అంటారు ఇప్పుడు మిగిలు పట్టిక నిష్పత్తులు దీనికి సూత్ర మేమిటో నీకు గుర్తుందా ఇది దీర్ఘకాలిక అప్పు మొత్తం పెట్టుబడిదారుల సొమ్ముతో భాగిస్తే వస్తుంది కనుక ఈ నిష్పత్తి 0 06 మరియు ఇది 0 గా మారింది ఇప్పుడు ఇది మంచి గుర్తు అంటారా స్థిరత్వం కోణముతో చూస్తే అవును ఎందుకంటే వాళ్లు నెమ్మదిగా అప్పులను తిరిగి ఇస్తున్నారు వాళ్ల ముందు అప్పులు కూడా చెల్లించారు కానీ ఎక్కువ కాదు అవి 6 శాతం కానీ ఇప్పుడు వాటిని తిరిగి కట్టారు కొంతమంది దీర్ఘకాలిక అప్పులు తీసుకోకుండా దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక అప్పులు అంటే మొత్తం అప్పులు లవములో తీసుకున్నారు అప్పుడు కూడా 0 వచ్చినది ok కనుక దీనిని అప్పు పెట్టుబడిదారుల ఆస్తి నిష్పత్తి కు వెళదాం లాభం మరియు నష్టము నిష్పత్తులు మనము నికర ఆదాయము ఏవైనా గణాంకాలు సహేతుకమైనవి కానీ మొత్తం రాబడి మరింత ఎక్కువ అర్ధాన్ని ఇస్తుంది మీరు పొందారు 0 12 మనము శాతములు మారిస్తే ఇది 13 మీరు అక్కడ నికర ఆదాయము లో పెరుగుదల చూడవచ్చు శాతములో ఇది 10 శాతం నుండి 13 శాతానికి పెరిగింది ఇది మంచి గుర్తు అనుకుంటున్నారా కచ్చితంగా ఎందుకంటే ఎక్కువ లాభదాయక అనేది ఎప్పటికీ ఉపయోగకరం మీరు లెక్క కట్టవచ్చు లాభదాయకత వేరే స్థితిలో ముఖ్యంగా లాభము పన్ను తీయక ముందు దీనినే అంటారు NPBT నిష్పత్తి 12 శాతం నుండి 17 శాతానికి CNP 80 ఇది చూస్తే తక్కువ ఎందుకంటే ఇది పన్ను తీయక ముందు మరియు మనము మరియొకటి అదేమిటంటే ఆపరేటింగ్ ఆదాయం తీసుకుందాము ఇప్పుడు మీరు చూడండి మీ ఆదాయం మరియు మీకు ఎక్కువ ఖర్చు వచ్చింది అవి ఆపరేటింగ్ ఆదాయము లెక్క పెట్టలేదు కానీ సాధారణంగా మీరు తరుగుదల లేదా మీరు PBDITని నగదు లాభాలు తెలుసుకోవడానికి కూడా లెక్కించవచ్చు ఇప్పుడు ఏమి చేద్దాం అంటే మనము లెక్క కడదాం అది తరుగుదల మరియు పన్ను తీయక ముందు ఆదాయము లెక్క కట్టడానికి వెళ్తున్నాము కానీ తర్వాత తరగతిలో కృతజ్ఞతలు